NPTEL ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్స్ బయో రియాక్టర్ లో 14 వ లెక్చర్ కు స్వాగతం ఈ లెక్చర్ తో మనం 4 వ మాడ్యూల్ మొదలు పెడుతున్నాము మాడ్యూల్ 4 టైటిల్ శీర్షిక బయోరియాక్టర్ పనితనాన్ని ప్రభావితం చేసే కల్టివేషన్ పారామీటర్స్ కొలవడానికి కంట్రోల్ చేయడానికి వీలయిన అనేక కల్టివేషన్ పారామీటర్స్ ఉన్నాయి బయోరియాక్టర్స్ కు పరిచయం చేసినపుడు వీటిలో కొన్ని మనం చూశాము ఈ మాడ్యూల్ లో అవి బయోరియాక్టర్ పనితనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి వాటిల్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తామో చూద్దాం మొదటి మాడ్యూల్ లో మనం బయోరియాక్టర్ కు పరిచయం చేయబడ్డాం బయోరియాక్టర్ల లోని రకాలు వాటి ఆపరేషన్ మోడ్ ఇంకా డెసిమల్ రిడక్షన్ టైమ్ తో సహా స్టెరిలైజేషన్ కైనెటిక్స్ గురుంచి తెలుసు కొన్నాము రెండవ మాడ్యూల్ లో మనం బయోరియాక్టర్ అవుట్ కమ్స్ గురించి తెలుసుకున్నాము బయోరియాక్టర్ యొక్క రెండు ప్రధాన అవుట్ కమ్ ఏమిటంటే ఒకటి బయోమాస్ ఆఫ్ సెల్స్ ఇంకా సెల్స్ ఎంజైమ్ రియాక్షన్ ద్వారా తయారుచేసిన ప్రొడక్ట్ మనం దీనికి సంబంధించిన చాలా వివరాలు చూశాము దీని మోడలింగ్ గురించి గణిత శాస్త్ర పరంగా చూపించటం ఎంజైమ్ కైనెటిక్స్ ఎంజైమ్ ఇన్హిబిషన్ ఇంకా ముఖ్యమైన అనేక పారామీటర్స్ సెల్ కాన్సంట్రేషన్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ ప్రోడక్ట్ కాన్సంట్రేషన్ లను కనుగొనడం మాడ్యూల్ 3 లో కామన్ ఆపరేషన్ మోడ్స్ గూర్చి విశ్లేషించాము అది డిసైన్ గురించిన నిర్ణయాలలో ఉపయోగపడుతుంది ఈ 4 వ మాడ్యూల్ లో బయోరియాక్టర్ పనితనాన్ని ప్రభావితం చేసే కల్టివేషన్ పారామీటర్స్ గురించి చూద్దాము కల్టివేషన్ పారామీటర్స్ ని బయోరియాక్టర్ ఎన్విరాన్మెంటల్ పెరామీటర్స్ అని కూడా అంటారు బయోరియాక్టర్ లో ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేసే నిజమయిన ఫ్యాక్టరీ సెల్ అని మనం చెప్పుకున్నాము అందువలన సెల్ల్యులర్ ఎన్విరాన్ మెంట్ లేదా సెల్స్ యొక్క బయోరియాక్టర్ లోని ఎన్విరాన్మెంట్ ని ప్రభావితం చేసే పారామీటర్స్ నే ఎన్విరాన్మెంటల్ పెరామీటర్స్ లేదా కల్టివేషన్ పారామీటర్స్ అని అంటారు కల్టివేషన్ పారామీటర్స్ చాలా ఉన్నాయి కామన్ గా ఉండే కొన్నింటిని చూద్దాం ముందుగా అనుకున్నట్లు అవి కొలవ తగినవి కంట్రోల్ చేయతగినవి కామన్ గా ఉండే వి మొదటిది ఉష్ణోగ్రత మీడియం యొక్క pH అంటే సెల్స్ కి వెలుపల pH మీడియం కంపొజిషన్ అంటే మీడియం ఏమి కలిగియున్నది అనేది గ్రోత్ రేట్ మీద సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ ప్రభావం చూశాము కానీ మీడియం కంపొజిషన్ కూడా ప్రోడక్ట్ తయారీని ప్రభావితం చేస్తోంది మీడియం ఆప్టిమైజేషన్ గురించి చాలా స్టడీస్ ఉన్నాయి అది ఒక పెద్ద స్టడీ ఫీల్డ్ మీడియం ఆప్టిమైజేషన్ కు చాలా మార్గాలున్నాయి కొన్ని గణిత శాస్త్ర పద్ధతులు ఉపయోగించవచ్చు మనం చేసే ప్రయోగాలు తగ్గించాటానికి మీడియం కంపొజిషన్ లేదా పారామీటర్స్ ఆప్టిమమ్ చేయడానికి ప్లాకెట్ బర్మన్ టెక్నీక్ లాంటివి ఉన్నాయి అవన్నీ ఈ లెక్చర్ లో చూడము మీడియం కంపొజిషన్ ప్రభావాన్ని చూపిస్తుంది అని తెలుసుకుంటే సరిపోతుంది బయోరియాక్టర్ ప్రొడక్టివిటీ ని ప్రభావితం చేసే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ లో ఇది ఒకటి దీని గురించి చాలా పని జరిగింది ఏరేషన్ యాజిటేషన్ ఈ రెండు పదాలను చూద్దాం ఇవి రెండు వేరు వేరు ఏరేషన్ అనేది బయోరియాక్టర్ లోనికి ఆక్సిజన్ కోసం గాలిని పంపించే రేట్ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ నైట్రోజన్ ల మిశ్రమంని బయోరియాక్టర్ లోని సెల్స్ కు ఆక్సిజన్ సరఫరా కోసం పంపుతారు యాజిటేషన్ అంటే యాజిటేటర్ కదిలే రేట్ యాజిటేటర్ కల్చర్ మీద దీని ప్రభావం ఏమిటి ఇవి రెండు కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ DO కు చాలా అవసరం అది ఏరేషన్ యాజిటేషన్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇది చాలా ముఖ్యమయిన పారామీటర్ దీనిని సెపరేట్ గా కొలవను వచ్చు ఏరేషన్ యాజిటేషన్ ను మానిప్యులేట్ చేయడం ద్వారా కంట్రోల్ చేయను వచ్చు ఉష్ణోగ్రత గురించి చూద్దాం సెల్ గరిష్ట స్థాయి లో పనిచేయడానికి ఒక తగిన ఉష్ణోగ్రత ఉంటుంది మన శరీర ఆప్టిమల్ ఉష్ణోగ్రత ని నార్మల్ టెంపరేచర్ అంటారు దాని కన్నా ఎక్కువ అయితే మనకు జ్వరం వస్తుంది జ్వరానికి కొన్ని కారణాలు ఉంటాయి మళ్ళీ మన శరీర ఉష్ణోగ్రత ను సాధారణ స్థాయికి తేవడానికి చాలా మార్గాలుంటాయి అలాగే వివిధ సెల్స్ వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఆప్టిమమ్ గా పనిచేస్తాయి కొన్ని సెల్స్ 30 ºC వద్ద ఆప్టిమమ్ గా పనిచేస్తాయి మమ్మేలియన్ సెల్స్ 37 ºC వద్ద ఆప్టిమమ్ గా పనిచేస్తాయి మనకు తెలిసిన చాలా సెల్స్ 25 37 ºC మధ్య పని చేస్తాయి ఇందులో వేరియేషన్ లు ఉంటాయి మనము వాటి గురించే చూడబోతున్నాం ఉష్ణోగ్రత తో గ్రోత్ రేట్ లో వచ్చే మార్పు ని చూస్తే మనం గ్రోత్ రేట్ యొక్క ప్రభావాన్ని చూస్తున్నాం రేట్స్ ఎంత ముఖ్యమో చెప్పుకున్నాం ఉష్ణోగ్రత ఏ విధం గా గ్రోత్ రేట్ ని ప్రభావితం చేస్తోంది అనే దానిపై ధ్యాస పెడదాం వేరియేషన్ ఇలా ఉంటుంది ఒక ఉష్ణోగ్రత కన్నా తక్కువ లో గ్రోత్ అసలు ఉండదు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ గ్రోత్ రేట్ పెరుగుతూ ఒక చోట గరిష్ట స్థాయికి చేరుతుంది ఆ తర్వాత చాలా వేగంగా పడిపోతుంది పెరిగే ఉష్ణోగ్రత తో పెరిగే గ్రోత్ రేట్ తగ్గే రేట్ తో పోలిస్తే చాలా నిదానంగా ఉంటుంది ఇది నెగటివ్ సైడ్ పెరిగే ఉష్ణోగ్రత తో తగ్గే రేట్ అంటే ఒక వైపుకి వాలి ఉంటుంది Tmin అంటే అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత లో గ్రోత్ జరగదు Tmax అంటే అంతకు ఎక్కువ ఉష్ణోగ్రత లో గ్రోత్ జరగదు T opt అంటే ఎక్కడైతే గ్రోత్ రేట్ గరిష్టం గా ఉందొ ఆ ఉష్ణోగ్రత సాధారణం గా మనం T opt దగ్గర ఆపరేట్ చేస్తాము అయితే తక్కువ రేంజ్ లో ఉష్ణోగ్రత లను మారుస్తూ వివిధ ఎండ్ ప్రోడక్ట్స్ ని సాధించే ఉష్ణోగ్రత ఆధారిత స్ట్రాటజీ లు కదా ఉన్నాయి వీటి గురించి కొంత క్లుప్తం గా మాట్లాడతాను ఒక ఉష్ణోగ్రత వద్ద గ్రోత్ ఆప్టిమమ్ గా ఉండి వేరొక ఉష్ణోగ్రత వద్ద ప్రోడక్ట్ ఫార్మేషన్ ఆప్టిమమ్ గా ఉందనుకొందాం మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసే హైబ్రిడొమ పై జరిగిన పరిశోధన లలో ఈ విధం గానే ఉన్నది 37 ºC వద్ద గ్రోత్ ఆప్టిమమ్ గా ఉండి యాంటీబాడీస్ ప్రొడక్షన్ 39 ºC వద్ద ఆప్టిమమ్ ఉన్నది ఇక్కడ సరైన స్ట్రాటజీ ఏమటంటే సెల్స్ ని మొదట ఆప్టిమల్ గా పెరగనిచ్చి తర్వాత ఉష్ణోగ్రత ని 39 ºC కి పెంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తి ఆప్టిమల్ గా జరగనివ్వడం ఇది సాధించవచ్చు ఎందుకంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ సెకండరీ మెటాబోలైట్ ఇది బ్యాచ్ గ్రోత్ లోని రెండవ దశ లో ఉత్పత్తి అవుతుంది కాబట్టి హైబ్రీడామా ని ఆప్టిమల్ ఉష్ణోగ్రత వద్ద పెంచితే గరిష్ట సెల్ కాన్సంట్రేషన్ ను సాధించవచ్చు అప్పుడు ఉష్ణోగ్రత ని మెటాబోలైట్ ప్రొడక్షన్ కి ఆప్టిమల్ ఉష్ణోగ్రత కు మారిస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది ఇతర ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తే మనకు ఇప్పటికే ఎక్కువ సంఖ్య లో సేల్స్ ఉన్నాయి టోటల్ ప్రొడక్షన్ అంటే ప్రతి సెల్ యొక్క ప్రొడక్షన్ ని మొత్తం సెల్ సంఖ్య తో గుణిస్తే ఫలితం ఓక నిర్దిష్ట వాల్యూమ్ దగ్గర మొత్తం సెల్ సంఖ్య ని గరిష్టం గా సాధించాం ఇంకో రకం గా చెప్తే సెల్ కాన్సంట్రేషన్ ని గరిష్టం గా సాధించాం ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా ప్రతి సెల్ ని గరిష్ట ఉత్పత్తి చేసేలా చేస్తున్నాం అందువలన బయోరియాక్టర్ యొక్క మొత్తం ప్రొడక్షన్ పెరుగుతుంది ఈ ఉష్ణోగ్రత ఆధారిత స్ట్రాటజీ లను చుస్తే ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమయినది అది మనకు ఉంది పరిశ్రమలలో కూడా ఈ టెంపరేచర్ షిఫ్ట్ స్ట్రాటెజీలను వాడుతున్నారు గ్రోత్ జరిగే ఉష్ణోగ్రత రేంజ్ ని గణిత శాస్త్ర పరంగా Tmax Tminటెంపరేచర్ రేంజ్ ఫార్ గ్రోత్ అంటారు ఈ రేంజ్ Tmax Tminతక్కువ గా అంటే సుమారుగా 10 20 degrees అలా ఉంటే ఆ ఆర్గానిజం ని స్టీనో ధర్మల్ ఆర్గానిజం అంటారు ఈ రేంజ్ Tmax Tmin ఎక్కువ గా ఉంటే ఆ ఆర్గానిజం ని యూ ధర్మల్ ఆర్గానిజం అంటారు టెంపరేచర్ తో గ్రోత్ రేట్ లో వచ్చే మార్పుల్ని ఒక సారి మళ్ళీ చూద్దాం T optimum గ్రోత్ రేట్ గరిష్టం గా ఉండే ఉష్ణోగ్రత మధ్యస్తం గా ఉండవచ్చు సుమారు 30 ºC అనుకుందాము టెంపరేచర్ తో గ్రోత్ రేట్ లో వచ్చే మార్పులు సుమారు 15 వద్ద గ్రోత్ మొదలవుతుంది అనుకుందాం 30 వద్ద ఆప్టిమమ్ కు చేరుకుంటుంది 40 తర్వాత గ్రోత్ లేదు అనుకుందాము ఇలా ఉంటే Tఆప్టిమమ్ సుమారుగా మధ్యలో 30 ºC వద్ద ఉంది ఇలాంటి ఆర్గానిజం ని మీసోఫైల్ అంటారు Tఆప్టిమమ్ 15 ºC అయితే ఇలాంటి ఆర్గానిజం ని సైక్రో ఫైల్ అంటారు ఫైల్ అంటే ఇష్టపడేది సైక్రో అంటే తక్కువ మీసో మధ్యస్త ఉష్ణోగ్రతలను ఇష్ట పడేది ఇది బాగా ఎక్కువ ఉంటే సుమారు గా 60 degrees ఉంటే దాన్ని ధెర్మోఫైల్ అంటారు 60 degree లకు దగ్గర లో ఉంటే దాన్ని ధెర్మోఫైల్ అంటారు పరిశ్రమల్లో వాడేది ఎక్కువగా మీసో ఫైల్ ని ఎందుకంటే ఉష్ణోగ్రత ని మెయింటైన్ చెయ్యడం సులభం లో టెంపరేచర్ హై టెంపరేచర్ ని మెయింటైన్ చెయ్యడం చాలా శ్రమతో కూడిన పని ప్రోడక్ట్ చాలా అరుదైనది లేదా ఎక్కువ మార్కెట్ ఉన్నది అయితే తప్ప సైక్రో ఫైల్ థెర్మో ఫైల్ లను వాడారు పరిశ్రమల్లో వాడేది ఎక్కువగా మీసో ఫైల్ ని మాత్రమే మనము తెలిసికోవాల్సిన మరొక పదం ఉంది ఆబ్లిగేట్ ఫ్యాకల్టె టివ్ ఆబ్లిగేట్ ఒక వైపు ఉంటె ఫ్యాకల్టె టివ్ మరో వైపు ఉంటుంది అంటే ఏంటి ఆబ్లిగేట్ అంటే స్ట్రిక్ట్ ఫ్యాకల్టె టివ్ అంటే కొంత అనువుగా మారేది ఇది ఏసందర్భం లోనైనా వాడవచ్చు మనం ఉష్ణోగ్రత సందర్భం లో ఉపయోగిద్దాం ఆబ్లిగేట్ ధెర్మో ఫైల్ అంటే స్ట్రిక్ట్ ధెర్మో ఫైల్ హై టెంపరేచర్ వద్ద మాత్రమే పెరుగుతుంది రూమ్ టెంపరేచర్ లో పెరగదు హై కానిది దానికి ఆప్టిమమ్ కానిది అయిన టెంపరేచర్ లో పెరగదు ఆబ్లిగేట్ ధెర్మో ఫైల్ అంటే అర్ధం ఇదే ఫ్యాకల్టె టివ్ ధెర్మో ఫైల్ రూమ్ టెంపరేచర్ లో పెరుగుతుంది కానీ చాలా లో గ్రోత్ రేట్ లో ఆప్టిమమ్ రేట్ లో కాదు ఆప్టిమమ్ కన్నా చాలా తక్కువ రేట్ లో కనీసం ఇవి పెరుగుతాయి ఇవి లో టెంపరేచర్ కి అనువుగా సర్దుబాటు చేసుకోగలుగుతాయి కానీ చాలా తక్కువ రేట్ లో ఈ రెండు విశేషణ పదాలను చాలా సందర్భాలలో వాడతాము ఉదాహరణ కి ఏరోబ్ అంటే ఆక్సిజన్ అవసరమయిన ఆర్గానిజం ఆబ్లిగేట్ ఎరోబ్ అయితే అది ఆక్సిజన్ ఉంటేనే పెరుగుతుంది ఆక్సిజన్ లేక పొతే పెరగదు ఫ్యాకల్టె టివ్ ఎరోబ్ ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా పెరగ గలదు వీటిని ఇలా చాలా సందర్భాల లో వాడవచ్చు గ్రోత్ రేట్ పై ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఈ క్రింది ఈక్వేషన్ లో తెలుపవచ్చు rx kdx rxఅనేది సెల్ గ్రోత్ యొక్క వాల్యూమెట్రిక్ రేట్ Where rx is x the volumetric rate of cell growth కాన్స్టెంట్ మరియు kdలు ఆర్హినియస్ ఈక్వేషన్ ద్వారా ఇలా వస్తుంది The constants and kd are given by the Arrhenius equation Aexp EgRT kdAexp EdRT Egయాక్టివేషన్ ఎనర్జీ ఫర్ గ్రోత్ 10 - 20 kcal mol 1 వద్ద Where Eg is the activation energy for growth around 10 - 20 kcal mol 1 Ed యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ డెత్ 60 - 80 kcal mol 1 వద్ద And Ed is the activation energy for death around 60 - 80 kcal mol 1 టెంపరేచర్ డిపెండెన్సీ అనేది ఇక్కడ తీసుకువచ్చాము ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ Egతెలిస్తే స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ని అంచనా వేయవచ్చు ఆర్గానిజం గ్రోత్ రేట్ మీద ఉష్ణోగ్రత ప్రభావాన్ని తెలిపే గణితశాస్త్ర మోడల్ ఇది బయోరియాక్టర్స్ ని స్టెరి లైజ్ చేయటానికి హై టెంపరేచర్ ని వాడచ్చని మనం చూశాము దాని గురించి చాలా విశ్లేషణ చేసాము దాని మీద ఒక ప్రాబ్లమ్ కూడా చేసాము సెల్స్ పై టెంపరేచర్ ప్రభావము ను అర్ధం చేసుకోవడానికి అన్ని సెల్స్ ని చంపే సందర్భం లో తక్కువ ఎక్కువ టెంపరేచర్ లో టెంపరేచర్ ని సేల్స్ ని ఇనానిమేట్ స్టేట్inanimate state లో ఉంచటానికి వాడచ్చు అవసరమయినప్పుడు మళ్లీ పునర్జీవింప చేయవచ్చు ఈ ప్రాసెస్ ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు ఇది ఎక్కడ ఉపయోగం అని మీరు అడగ వచ్చు సెల్స్ ని ఎందుకు ప్రిజర్వ్ చేయాలి ఆలోచిస్తే ఇది చాలా అవసరం చాలా రకాల సెల్ లైన్స్ స్ట్రెయిన్ లు ఉన్నాయి కొన్ని పరిశోధనకు కొన్ని ప్రొడక్షన్ కు వాడతారు కొన్ని అవసరాల కోసం మార్పు చేయబడినవి కూడా ఉన్నాయి ఇది ఇలా జరుగుతూ నే ఉంటుంది అని ఏమిటి భరోసా అందుకోసం అవసరమయిన లక్షణాలు ఉన్న కొన్ని సెల్స్ ని అవసరమయిన లక్షణాలు కలవిగా మార్పులు చేసిన తర్వాత వాటిల్ని ఇనానిమేట్ స్టేట్ లో తక్కువ ఉష్ణోగ్రత ల వద్ద లిక్విడ్ నైట్రోజెన్ టెంపరేచర్ వద్ద నిలువ ఉంచుతారు తక్కువ ఉష్ణోగ్రత ఉపయోగించి ఇనానిమేట్ స్టేట్ లో ఉన్న సెల్స్ ని అవసరమయినపుడు పునర్జీవప చేసి ప్రొడక్షన్ కు పరిశోధనలకు వాడుకోవచ్చును ఒక నిర్దిష్ట స్థితి లో సెల్ లైన్స్ అందుబాటులో ఉండటం మీద చాలా పరిశోధనలు ఆధారపడి ఉంటాయి అది పరిశోధనలు సజావుగా సాగడానికి చాలా ముఖ్యమైనది కొన్ని ల్యాబు లలో కరెంటు పోయినపుడు 80 ºC ఫ్రీజర్ ఎఫక్ట్ అవుతుందేమో అని ఆలోచన వస్తుంది మనం మన బిల్డింగ్ లను డిజైన్ చేసే టప్పుడే ప్రత్యేక మైన కరెంటు లైను UPS సపోర్ట్ తో ఏర్పరచు కోవాలి 80 ºC ఉష్ణోగ్రత నిరంతరాయము గా ఉండేలా చూడాలి ఇది చాలా అవసరం అన్ని వేళలా ఉండాలి స్పర్మ్ బ్యాంక్ దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ స్పర్మ్స్ ని ఇనానిమేట్ స్టేట్ లో లో టెంపరేచర్ ను ఉపయోగించి ఉంచుతారు అవసరమయినపుడు వాడుకోవడానికి చనిపోయిన వెంటనే మనిషి ని కూడా ఒకరకంగా ఇనానిమేట్ స్టేట్ లో ఉంచుతారు అలా చేయడానికి చాలా మార్గాలున్నాయి ఎవరైనా చనిపోయే స్థితి కి వచ్చారనుకుందాం ఏదైనా చికిత్స లేని వ్యాధి వలన భవిష్యత్తులో చికిత్స అందుబాటులోకి రావచ్చేమో అలాంటి మనిషిని చాలా జాగ్రత్తగా ఇనానిమేట్ స్టేట్ లో మెయింటైన్ చేస్తే చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ జీవింప చేసి వ్యాధిని నయం చేయచ్చు ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకా చాలా ఖర్చుతో కూడినది అవన్నీ నిజాలే నేను మీకు కొన్ని వీడియోలు ఇస్తాను ఏ వీడియోలో చెప్తాను నెంబరు 17 ఫైల్ పేరు 'క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ మమ్మేలియాన్ సెల్స్' cryopreservation of adherent mammalian cells ఈ వీడియో లో పరిశోధన కు వినియోగించే మమ్మేలియన్ సెల్స్ ని క్రయో ప్రిజర్వేషన్ ప్రక్రియ లో మెయింటైన్ చెయ్యడం చూడవచ్చు నెంబర్ 18 లో పూర్తి శరీరాన్ని ప్రైజర్వ్ చెయ్యడం ఉంది ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ షార్ట్ వీడియోలను చూసి ఇంకా బాగా ఈ ప్రాసెస్ ని తెలిసి కోవచ్చు లిక్విడ్ నైట్రిజన్ టెంపరేచర్ చాల తక్కువ టెంపరేచర్ ని నిరంతరంగా మెయింటైన్ చెయ్యాలి రేట్స్ ఆఫ్ కూలింగ్ సెల్స్ ని రూమ్ టెంపరేచర్ నుంచి లిక్విడ్ నైట్రోజెన్ టెంపరేచర్ కు తీసుకు రావాలి రేట్స్ ఆఫ్ కూలింగ్ ఏ రేట్ లో ఆ టెంపరేచర్ కు చేరుకుంటామో అది చాలా జాగ్రత్తగా జరగాలి మానిటర్ చేయడం చాలా కష్టం అయినా సెట్ ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్తగా చేస్తారు సైటో ప్లాజం లో ఐస్ ఏర్పడకుండా చూడాలి ఐస్ లేదా నీరు చాలా వింతైన కెమికల్ ఎందుకంటే లిక్విడ్ డెన్సిటీ కన్నా సాలిడ్ డెన్సిటీ తక్కువ నీటి మాక్సిమం డెన్సిటీ టెంపరేచర్ 4 ºC వద్ద ఉండును ఐస్ డెన్సిటీ తక్కువ కావడం వలన నీటి వాల్యూమ్ కంటే ఐస్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది సెల్స్ లోపలి నీరు ఐస్ గా ఫామ్ అయితే సెల్ బ్రేక్ అవ్వచ్చు నిజమైన ప్రమాదం అదీ అందుకని సెట్ ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్తగా రేట్ ఆఫ్ కూలింగ్ ని అనుసరిస్తూ సెల్స్ కి ఐస్ డామేజ్ జరగ కుండా చెయ్యాలి ఐస్ యొక్క లో డెన్సిటీ వలన శీతల దేశాలలో చలి కాలంలో సరస్సు ల పై మంచు ఐస్ ఫేమ్ అయ్యి స్కెటింగ్ కు అనువుగా ఉంటుంది ఇక్కడ సాలిడ్ పైన ఉంది క్రింద ఉన్న లిక్విడ్ స్టేట్ వాటర్ జీవులు బ్రతికి ఉండటానికి అవకాశం ఇస్తుంది పైన ఐస్ ఉండటం వలన అది నీటిని మరింత కూల్ అవ్వకుండా కాపాడుతుంది ఐస్ నీటి పై తేలే సాలిడ్ ప్రక్రుతి లో ఇది చాలా ఆసక్తి కరమయిన విషయం సెల్స్ కి ఐస్ డామేజ్ జరగ కుండా ఉండటానికి DMSO డై మిథైల్ సల్ఫాక్సయిడ్Dimethyl Sulfoxide సీరమ్ ఆల్బుమిన్ లేదా డెక్స్ట్రాన్ వంటి కెమికల్స్ వాడతారు ఉష్ణోగ్రత అంత ముఖ్యం కనుక దానిని బయోరియాక్టర్ లో ఆప్టిమమ్ పాయింట్ వద్ద కంట్రోల్ చెయ్యాలి దీనిని సెట్ పాయింట్ అంటారు మమ్మేలియాన్ సెల్స్ ని పెంచుతుంటే సెట్ పాయింట్ 37 ºC ఈస్ట్ సెల్స్ అయితే 30 ºC కావచ్చు కొన్ని బాక్టీరియా 37 ºC వద్ద కొన్ని 30 ºC కొన్ని 28 ºC కొన్ని మైక్రో ఆల్గె 25 ºC ఉష్ణోగ్రత లో మార్పులుండొచ్చు ఒక ఆర్గానిజం ని ఎన్నుకొన్న తర్వాత దాని ఆప్టిమల్ లెవెల్ ఫర్ గ్రోత్ కి టెంపరేచర్ సెట్ చెయ్యాలి లేదా టెంపరేచర్ షిఫ్ట్ స్ట్రాటజీ లో అయితే బయోరియాక్టర్ లో అవసరమయిన లెవెల్ కి సెట్ చెయ్యాలి టెంపరేచర్ ను కంట్రోల్ చెయ్యాలి అంటే దానిని కొలవాలి కదా టెంపరేచర్ ని రెసిస్టెన్స్ టెంపరేచర్ డివైస్ resistance temperature device RTD తో ఎలెక్ట్రానిక్ గ రికార్డ్ చేస్తారు థెర్మో మీటర్ తో చిన్న తరహా వాటిల్లోనే అది మాన్యువల్ గా చూడాలి కానీ ఇక్కడ కంటిన్యువస్ గా టెంపరేచర్ కంట్రోల్ చెయ్యాలి అది ఎలెక్ట్రానిక్ గా కంట్రోల్డ్ లూప్ తోనే సాధ్యం మాన్యువల్ గా కొలవడం కష్టమైనా చోట రెసిస్టెన్స్ టెంపరేచర్ డివైస్ resistance temperature device RTD తో రికార్డ్ చెయ్యాలి సెల్స్ లో జరిగే అనేక క్రియల వలన హీట్ జెనరేట్ అవుతుంది టెంపరేచర్ మెయింటైన్ చెయ్యడానికి ఈ హీట్ ని తొలగించాల్సి ఉంటుంది బయోరియాక్టర్ చుట్టూ సర్క్యులేటింగ్ వాటర్ జాకెట్ తో హీట్ తొలగిస్తారు బయోరియాక్టర్ వెస్సల్ సిలండర్ షేప్ లో ఉంటే దాని చుట్టూ ఇంకో కంటైనర్ లో తగిన ఉష్ణోగ్రత లో వాటర్ సర్క్యులేట్ అవుతూ బయోరియాక్టర్ టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తారు ఎలెక్ట్రిక్ ఎలిమెంట్ వంటి వాటి ద్వారా హీటింగ్ చాలా కష్టo ఎందుకంటే సెల్స్ హీటింగ్ ఎలిమెంట్ కి కాంటాక్ట్ అయితే చనిపోవచ్చు అందుకే జాకెట్ వాటర్ టెంపరేచర్ ద్వారా నే కంట్రోల్ చేస్తారు గది ఉష్ణోగ్రత కన్నా సెట్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువ అయితే సుమారు 37 ºC అయితే మెటబాలిక్ హీట్ కావాల్సిన టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి సరిపోదు బయోరియాక్టర్ కంటెంట్ ని హీట్ చెయ్యాలి జాకెట్ వాటర్ సర్క్యులేషన్ ఇక్కడ బాగా పనికొస్తుంది ఇక్కడ బయోరియాక్టర్ని స్కీమాటిక్ గా చూపించారు ఇందు లోని టెంపరేచర్ ని RTD డివైస్ రెసిస్టెన్స్ టెంపరేచర్ డివైస్ తో కొలిచి కంట్రోల్ చేయడం జరుగుతుంది టెంపరేచర్ ని కొలవడం కంట్రోల్ చేయడం జరుగుతుంది అందుకే ఇది కంట్రోల్ల్డ్ వేరియబుల్ ఏదియైతే కొలవబడుతుందో అది ట్రాన్సమీటర్ ద్వారా కంట్రోలర్ కు చేరుతుంది అందులో సెట్ పాయింట్ 37 ºC కంట్రోలర్ బయోరియాక్టర్ లో సెట్ పాయింట్ మెయింటైన్ అయ్యేలా పని చేస్తోంది అది జాకెట్ వాటర్ టెంపరేచర్ లో మార్పు తేవడం ద్వారా సెట్ పాయింట్ ను సాధిస్తుంది జాకెట్ వాటర్ టెంపరేచర్ మానిప్యులేటెడ్ వేరియబుల్ ఇది చాలా ప్రాథమికమైన కంట్రోల్ పధ్ధతి కంట్రోల్ సిస్టం గురించి ఆసక్తి ఉంటే ఇది బేసిక్ మోడల్ కంట్రోల్డ్ వేరియబుల్ మానిప్యులేటెడ్ వేరియబుల్ ని ఇది బాగా తెలియ చేస్తోంది ఈ రెండు పదాలు కంట్రోల్ గురించిన లిటరేచర్లో ఉపయోగిస్తారు టెంపరేచర్ గురుంచి చాలా తెలుసుకున్నాము రెండో వేరియబుల్ మీడియం యొక్క pH ను చూద్దాం pH అనేది హైడ్రోజన్ అయాన్ ల కాన్సంట్రేషన్ కి నెగటివ్ లాగర్థం మీడియం లోని హైడ్రోజన్ అయాన్ ల కాన్సంట్రేషన్ ని తెలిసికోవడం ద్వారా pH తెలుస్తోంది మీడియం pH గ్రోత్ ని చాలా ప్రముఖంగా ప్రభావితం చేస్తోంది బాక్టీరియా పెరుగ గలిగిన pH రేంజ్ చాల ఎక్కువ అది pH 3 నుంచి 8 వరకు ఫంగస్ కు అది 3 7 మధ్య ఉంటుంది మమ్మేలియన్ సెల్స్ 6 5 7 5 మధ్య మాత్రమే పెరుగుతాయి 5 కు తక్కువైనా 7 5 కు ఎక్కువైనా సెల్స్ చనిపోతాయి ఫినైల్ రెడ్ వంటి డై లను మీడియం కు కలుపుతారు వాటి కలర్ ద్వారా మనం pH ని గ్రహించ గలుగుతాము మీడియం పింక్ గా మారితే pH ఎక్కువైందని ఆరెంజ్ గా మారితే pH తక్కువయిందని బహుశా సెల్స్ చనిపోయాయని తెలుసుకోవచ్చు ఫినాల్ రెడ్ ను సాధారణం గా DMBM వంటి అనేక మమ్మేలియన్ సెల్ మీడియా కు కలిపి pH ని చూడడం ద్వారా తెలుసుకుంటారు ప్లాంట్ సెల్స్ 5 6 మధ్య పెరుగును వివిధ సేల్స్ వివిధ pH రేంజ్ లోనే మనగలవు బ్యాక్తీరియా ఫంగస్ చాలా pH తేడా ను తట్టుకొంటాయి మమ్మేలియన్ సెల్స్ pH మార్పులకు చాలా సున్నితంగా ఉండి పెరగలేవు సెల్ లోని మెటబాలిజం సెల్ లోని రియాక్షన్ లు యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి మమ్మేలియన్ సెల్ మెటబాలిజం లో చాలా కామన్ గా ఉత్పత్తి అయ్యేది లాక్టిక్ యాసిడ్ అది సెల్ బయటకు వచ్చి మీడియం pH ని తగ్గిస్తుంది మీడియం యాసిడ్ ఎక్కువవుతుంది ఇతర పరిస్థితులలో ఆల్కలీ క్షారం కుడా పెరగవచ్చు pHని కంట్రోల్ చేయడానికి కార్బోనిక్ యాసిడ్ ఉపయోగిస్తారు ఫోటోసింధటిక్ మైక్రో ఆల్గె లో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ కరిగి కార్బోనిక్ యాసిడ్ ఉత్పత్తి అగును ఈ కార్బోనిక్ యాసిడ్ బఫర్ సిస్టం ని బయోరియాక్టర్ లో మైక్రో ఆల్గె పెంచేటప్పుడు ఉపయోగిస్తారు pH ని ఒక ప్రోబ్ ద్వారా ఎలెక్రో కెమికల్ ప్రిన్సిపుల్ తో తెలిసికొంటారు ఈ ప్రిన్సిపుల్ ని వీడియోలో చూడండి ఇక్కడ ఎక్కువ సమయం పడుతుంది pH మెజర్మెంట్ నెంబరు19 వీడియో ని చూడండి ప్రోబ్ మీడియం తో కాంటాక్ట్ లో ఉంటుంది ఇది స్టైరైల్ గా ఉండాలి దీని పై ఆర్గానిజం లు ఉండకూడదు ఉంటే మీడియం ఎఫక్ట్ అవుతుంది అందుకే బయోరియాక్టర్ లో దీనిని వాడే ముందు బయోరియాక్టర్ తో పాటుగా దేనిని కుడా స్టరి లైజ్ చేస్తారు అన్ని ప్రోబ్ లు స్టరి లైజ్ చేయలేము ఉదాహరణ కి ల్యాబ్ లో వాడే ప్రోబ్ కంట్రోల్ అంటే pH ఎక్కువ అయినపుడు తగ్గించి pH తక్కువ అయినపుడు పెంచటం యాసిడ్ బేస్ లను కలపటం ద్వారా బ్రాత్ pH ని మెయింటైన్ చెయ్యొచ్చు రెండు వెస్సల్స్ ఉన్నాయి ఒకటి యాసిడ్ ఇంకొకటి బేస్ ఏది కలపాలి నిర్దిష్ట సెట్ పాయింట్ వద్ద pH మెయింటనెన్స్ కు యాసిడ్ గాని బేస్ గాని కలుపబడుతుంది బఫర్ లు అనేవి చాలా ఉన్నాయి ఫాస్ఫేట్ బఫర్ ఎసిటేట్ బఫర్ సిట్రిక్ బఫర్ అవి pH లో చాలా పెద్ద మార్పులను తట్టుకొని pH ని సెట్ పాయింట్ వద్ద మెయింటైన్ చేయగలవు అవి యాసిడ్ గాని బేస్ గాని కలిపినపుడు ఎఫక్ట్ కి వ్యతిరేకంగా ఉండి pH ని మెయింటైన్ చేయగలవు అవి అనేకానేక విశ్లేషణలలో వాడె దరు సెల్స్ ని బఫర్ ల లోనే ఎందుకు పెంచటం లేదు pH కంట్రోల్ సులభం గదా బఫర్ లో పెంచితే pH కంట్రోల్ అవసరం ఉండదు గదా నిజానికి అలా చేయడానికి మేము ప్రయత్నం చేసాము మనకు లిటరేచర్ లేదు కాబట్టి అలా చేశారో లేదో మనకు తెలియదు మేము కొంచెం ముందుకెళ్లి సెల్స్ ని బఫర్ లో పెంచాము కానీ ఆశ్చర్యం అవి అస్సలు పెరగలేదు అవి ఎందుకు పెరగలేదంటే మీడియం ఆయానికి స్ట్రెంత్ కల్టివేషన్ కు ఒక ముఖ్యమైన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ బఫర్ లో చాలా వేరేగా ఉంటుంది బహుశా అవి పెరగక పోవటానికి ఇది కారణం కావచ్చు కాబట్టి మీడియం లో సెల్స్ గ్రోత్ కోసం కామన్ బఫర్ లను వాడలేము pH కంట్రోల్ కి స్కీమాటిక్ ఇలా ఉంటుంది pH ఒక కంట్రోల్డ్ వేరియబుల్ ఇది pH ప్రోబ్ ద్వారా కనుక్కుంటాము pH వాల్యుని ఎలెక్ట్రో కెమికల్ గా ట్రాన్సమీటర్ కు ట్రాన్సమీటర్ నుంచి కంట్రోలర్ కు అక్కడ సెట్ పాయింట్ సెట్ చేసి ఉంటుంది యాసిడ్ గాని బేస్ గాని ఫ్లో రేట్ మానిప్యులేట్ అయ్యేలా పనిజరుగుతుంది అలా pH కంట్రోల్ అవుతుంది బయోరియాక్టర్ లో ఇది మానిప్యులేటెడ్ వేరియబుల్ క్లుప్తం గా యజిటేషన్ ఏరేషన్ లని ఈ లెక్చర్ లో చూద్దాం తర్వాతి లెక్చర్ లో వివరాలు చూద్దాం యాజిటేషన్ అనేది బయోరియాక్టర్ లోని కంటెంట్ ను ఎప్పుడూ సస్పెన్షన్ లోనే ఉంచడానికి మరియు ఆక్సిజన్ సరఫరా కోసము ఇది ఇంపెల్లర్స్ ద్వారా సాధిస్తారు మిక్సింగ్ ఇంపెల్లర్స్ గురించి రెండు వీడియో లు ఉన్నాయి అవి ఎక్కడో చూపిస్తాను వాటిల్ని మీరే చూడొచ్చు ద మిక్సింగ్ ఇది ల్యాబ్ స్కెల్ బయోరియాక్టర్ లోని కంట్రోల్స్ ఇది ఉపయోగపడే వీడియో ఇది ల్యాబ్ స్కెల్ బయోరియాక్టర్ లోని కంట్రోల్స్ గురించి తెలుపుతుంది ఇది హై క్వాలిటీ వీడియో కాదు అయినా వాటి గురించి ఒక ఐడియా వస్తుంది నెంబర్ 21 మిక్సింగ్ గురించి నెంబర్ 22 ఇంపెల్లర్స్ లోని రకాల గురించి ఈ వీడియో లతో మీకు మిక్సింగ్ ఫినామిన గురించి ఇంపెల్లర్స్ గురించి బెటర్ ఐడియా వస్తుంది స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ లో ఇంపెల్లర్ rpm ని ఒక ఫిక్సెడ్ వాల్యూ వద్ద కంట్రోల్ చేస్తారు rpm ఒక మెజర్డ్ వేరియబుల్ దేనిని టాకొమీటర్ ని ఉపయోగించికొలుస్తారు దీనిని కంట్రోల్ చేసేది రొటేటింగ్ షాఫ్ట్ లో పవర్ సప్లై లో మార్పు తేవడం ద్వారా కాబట్టి పవర్ టు రొటేటింగ్ షాఫ్ట్ మానిప్యులేటెడ్ వేరియబుల్ మనం మాడ్యూల్ 1 లో ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ లో ఏరేషన్ ను కంటెంట్ని యాజిటీషన్ చేయడానికి వాడటం చూసాము యాజిటీటర్స్ మాత్రమే కాదు ఏరేషన్ కూడా బయోరియాక్టర్ లో కంటెంట్ ను మిక్స్ చేయడానికి సస్పెన్షన్ లోనే ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఏరోబిక్ సేల్స్ కి ఆక్సిజన్ అందిస్తుంది ఏరేషన్ ను గ్యాస్ ఫ్లో మీటర్ ను ఉపయోగించి ఫ్లో రేట్ ను మెజర్ చేయడం ద్వారా తెలిసికోవచ్చు రోటా మీటర్లు మాస్ ఫ్లో కంట్రోలర్ లను కామన్ గావాడతారు రోటా మీటర్లు ని మాన్యువల్ గా కంట్రోల్ చెయ్యాలి మాస్ ఫ్లో కంట్రోలర్ ఆటోమేటిక్ గా ఎలెక్ట్రానిక్ తో కంట్రోల్ చేయబడతాయి రెండు వీడియో లు రోటా మీటర్లు మాస్ ఫ్లో కంట్రోలర్ గురించి మీరు చూడాలనుకొంటున్నాను మాస్ ఫ్లో కంట్రోలర్ ప్రిన్సిపుల్ చాలా ఆసక్తి గా ఉంటుంది ఆ వీడియో లను చూపించనివ్వండి నెంబర్ 23 రోటామీటర్ గురించి నెంబర్ 24 మాస్ ఫ్లో కంట్రోల్ గురించిన వీడియోలు వీటిని మీరు చూడొచ్చు యాజిటేషన్ మరియు ఏరేషన్ లెవల్స్ రెండూ మానిప్యులేటెడ్ వేరియబుల్ ఇవి ఒక కావాల్సిన వాల్యూ వద్ద డిసాల్వ్ అయిన ఆక్సిజన్ లెవల్ ని కంట్రోల్ చెయ్యడానికి వాడతారు మనం DO కంట్రోల్ ను చూస్తుంటే యాజిటేషన్ మరియు ఏరేషన్ లు మానిప్యులేటెడ్ వేరియబుల్ అవుతాయి వాటికవే మానిటర్ చేయబడి కంట్రోల్ చేయ బడును అవి రెండు కలిసి DO వాల్యూ ని నిర్ధారిస్తాయి యాజిటేషన్ మరియు ఏరేషన్ రెండునూ సెల్స్ మీద షియర్ స్ట్రెస్ ను కలుగ చేస్తాయి వాటి గురించి విపులంగా తర్వాత చూద్దాం మనం తర్వాతి క్లాస్ లో కలిసినప్పుడు DO కంట్రోల్ గురించి DO ఎం చేస్తోంది DO ని ఎలా కంట్రోల్ చేస్తారు ఇంకా సెల్స్ మీద షియర్ స్ట్రెస్ ను గురించి తెలిసుకుందాము